మన చర్చను కొనసాగిస్తూ ఇంటిగ్రల్ ఈక్వేషన్ల గురించి చూస్తున్నాం మనం చూసింది ఒక నార్మల్ స్టాటిక్ కేసు ఎలక్ట్రోస్టాటిక్స్ సమస్య ఛార్జ్ పంపిణీ ఇప్పుడు మనం ఎలక్ట్రోడైనమిక్స్కి వెళ్లడం ప్రారంభిస్తాము ఇక్కడ మారుతున్న సమయం ఫీల్డ్ కూడా ఉంది ఎందుకంటే ఈ కోర్సుపై మనకు ఆసక్తి ఉన్న ప్రధాన రకమైన సమస్య అదే కాబట్టి మీరు చూసింది చాలా సరళమైన ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఇప్పుడు మనం విషయాలను మరింత ఆసక్తికరంగా చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఈ మాడ్యూల్లో మనం కవర్ చేసే అంశాలు ఇవి అలాంటి ప్రేరణ ఎలా మరియు ఎక్కడ తరంగాలు బెండ్ అవుతాయనే దాని గురించి మనం కొంత భౌతిక అంతర్ దృష్టితో ప్రారంభిస్తాము మరియు హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ అని పిలవబడే ఈ ఆలోచనకు సంబంధించినది మరియు వచ్చే ఇంటిగ్రల్ ఈక్వేషన్లను పరిష్కరించే మార్గాలు ఎలా ఉంటాయో అక్కడ నుండి మనం చూస్తాము కాబట్టి బెండింగ్ వేవ్ల ఆలోచనతో ప్రారంభిద్దాం కాబట్టి గదిలో మొబైల్ రిసెప్షన్ యొక్క ఈ నార్మల్ ఆలోచనతో ప్రారంభిద్దాం కాబట్టి ఉదాహరణకు మీరందరూ ఈ గదిలో కూర్చుని ఉన్నారు మీరు నిశ్శబ్దంగా ఉంటే మీ ఫోన్లను బయటకు తీయమని అడిగితే మీకు సిగ్నల్ వస్తుందని కనుగొంటారు కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని ఉంటే దీనిని మనం ఒక టాప్ వ్యూ అని పిలుద్దాం మరియు ఇది మీ కిటికీ అని మరియు ఇక్కడ ఒక తలుపు ఉందని చెప్తే మరియు మీ మొబైల్ టవర్ ఇక్కడ ఎక్కడో ఉంది ఇది ప్రతిచోటా సంకేతాలను పంపుతోంది ఇప్పుడు మీకు మరియు మొబైల్ టవర్కు మధ్య ప్రత్యక్ష దృష్టి రేఖ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కాబట్టి ఉదాహరణకు మనం ఇక్కడ నుండి ఇక్కడికి సరళ రేఖ గీస్తే అది వెళ్లదు మరో వైపు ఇలా వెళ్లే మార్గం ఉంది ఆపై ఇక్కడకు రండి కాబట్టి ఇది తేలికగా ఉంటే మీరు టవర్ను చూడగలరా వాస్తవానికి లేదు మీరు టవర్ని చూడలేకపోవచ్చు కానీ ఇది లైట్ కాదు ఇది మైక్రోవేవ్ మరియు అనుభవపూర్వకంగా మనం ఇక్కడ ఫోన్లో రిసెప్షన్ పొందగలుగుతున్నామని కనుగొన్నాము డైరెక్ట్ లైన్ లేనప్పటికీ కాబట్టి వేవ్ ఏదో ఒకవిధంగా అబ్స్టకల్ చుట్టూ బెండ్ అవుతోందనే ఆలోచన ఉంది మరియు మనం దీనిని రోజువారీ జీవితంలో అందుకోగలుగుతున్నాము భౌతికశాస్త్రంలో కూడా ఇది జరగడం చూశాము మనమందరం యంగ్స్ డబుల్ స్లిట్ ప్రయోగం Young's Double Slit experimentమరియు ఈ విషయాలన్నీ హైస్కూల్లోనే చదివాము కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే మనకు ఇక్కడ బల్బ్ ఉందని అనుకోవడం మరియు మనం ఇక్కడ ఒక స్లిట్ మరియు స్క్రీన్ ఉంచాము ఇప్పుడు ఈ స్లిట్ లైట్ వేవ్ పొడవు కంటే చాలా పెద్దది ఉదాహరణకు మనం మీకు తెలిసిన 100 వాట్ల బల్బును తీసుకున్నాము మరియు దాని ముందు ఒక రంధ్రంతో అబ్స్టకల్ ఉంచాము మరియు ఆ రంధ్రం మీకు 10 సెంటీమీటర్లు తెలుసు అని చెప్పండి కాబట్టి మీరు తెరపై చూసే స్పాట్ పరిమాణం ఎంత కాబట్టి దీనిని స్క్రీన్ లాగా పిలుద్దాం ఈ రంధ్రం 10 సెంటీమీటర్ల వెడల్పు ఉంటే మీరు గోడపై ఎలాంటి స్పాట్ సైజును చూస్తారు విద్యార్థి దాదాపు దాదాపు 10 సెంటీమీటర్లు బెండ్ అవటం జరగదు ఎందుకంటే ఇది 10 సెంటీమీటర్ ఇది లైట్ సరళ రేఖలో వెళుతుంది కాబట్టి మీరు చూసేది అదే కానీ మీరు స్లిట్ పరిమాణాన్ని కుదించడం ప్రారంభించినప్పుడు కాబట్టి మీరు స్లిట్ యొక్క పరిమాణాన్ని చాలా చిన్నదిగా చేసినప్పుడు ఇది మీ స్క్రీన్ అప్పుడు ఏమి జరుగుతుందంటే మీరు స్క్రీన్ ఇంటర్ఫరెన్స్ చేసుకునే విధానం ఉందని మీరు గమనిస్తే మీరు అలాంటిదే గమనించవచ్చు ఇలాంటివి జరుగుతున్నాయి మనం లైట్ ని కేవలం కిరణాలు అని అనుకుంటే వివరించలేము ఇది కిరణాలు అయితే ఇది చిత్రం కానీ ఇది వేవ్ చిత్రం కాబట్టి ఈ ఉదాహరణ 1 మరియు ఉదాహరణ 2 లో వేవ్స్ బెండ్ అవుతున్నట్లు మనకు భౌతిక ఆలోచన వస్తుంది కాబట్టి హ్యూజెన్స్ సూత్రం కారణంగా ఇది జరుగుతోందని పాఠశాలలో మనం చదువుకున్నాము ప్రతి ఒక్కరూ పాఠశాలలోనే ఈ పదాన్ని కనుగొన్నారు కాబట్టి ఈ సందర్భంలో స్లిట్లో ప్రయాణించే వేవ్ కొంత అబ్స్టకల్ తాకుతుంది మరియు ఉత్పత్తి చేయబడిన ద్వితీయ వేవ్స్ ఉన్నాయి అనే ఆలోచన ఉంది కాబట్టి మనం దీనిని ఇక్కడ గీస్తే మనం ఇక్కడ ఒక లైట్ మూలాన్ని తీసుకుంటే అది వేవ్స్ పంపుతుంది కాబట్టి ఇవి వేవ్ ఫ్రంట్లు ఇది ఇక్కడ మరియు ఈ రెండిటిని తాకినప్పుడు అవి ద్వితీయ వనరుల వలె మారతాయి మరియు అవి తమ సొంత వేవ్స్ విడుదల చేయడం ప్రారంభిస్తాయి కాబట్టి ఇది మొదటి దాని నుండి వచ్చిన వేవ్స్ మరియు ఇవి రెండవ దాని నుండి వచ్చిన వేవ్స్ మరియు ఇక్కడ ఈ తెరపై ఫలితంగా ఏమి జరుగుతుంది ఈ వేవ్స్ ఇంటర్ఫరెన్స్ చేసుకుంటాయి మరియు మీరు గమనిస్తే ఇక్కడ ఇంటర్ఫరెన్స్ నమూనా కనిపిస్తుంది కాబట్టి సెకండరీ వేవ్ ఫ్రంట్ అనే ఆలోచన అందరికీ సుపరిచితమైనదని ఆశిస్తున్నాము దాని నుండి ఇప్పుడు మిగిలినవి మనం సెకండరీ వేవ్ ఫ్రంట్లను పొందిన తర్వాత మనం ప్రాథమిక ఉత్తేజాన్ని మర్చిపోగలము మరియు సిద్ధాంతం మరియు ప్రయోగం మధ్య ఈ అద్భుతమైన ఒప్పందాన్ని పొందాము ఇంటర్ఫరెన్స్ వివరించండి కాబట్టి మీరు ఈ వెడల్పును మార్చినప్పుడు మీరు గమనించే మరొక విషయం ఏమిటంటే మీరు ఈ వెడల్పును మార్చినప్పుడు మీరు ఇంటర్ఫరెన్స్ చేసుకునే తీరు మారుతున్నట్లు గమనిస్తారు మరియు మనం ఇంటర్ఫరెన్స్ చేసుకునే పరిస్థితిని మారుస్తున్నందున అది అర్ధమే సాపేక్ష మార్గం తేడా మారుతోంది మనం ఈ స్లిట్ను దూరంగా తరలించినప్పుడు కాబట్టి ఈ మాడ్యూల్లో మనం చూసేది ఏమిటంటే ఈ హ్యూజెన్స్ సూత్రాన్ని మనం ఎలా అధ్యయనం చేయవచ్చు మాక్స్వెల్ ఈక్వేషన్ల యొక్క అన్ని అధునాతనతతో మన ప్రస్తుత అవగాహనలోకి ఎలా తీసుకురావచ్చు మరియు సంక్షిప్తంగా మనం గణితశాస్త్రంలో చదువుకోవచ్చు ఉదాహరణకు మైక్రోవేవ్ టవర్ మరియు వేవ్లను పంపే ఈ సమస్యకు మనం గణితశాస్త్రపరంగా అధ్యయనం చేయగలము మరియు అది ఎందుకు ఆసక్తి కలిగిస్తుంది వివిధ విషయాలు మీకు టెలికాం ప్రొవైడర్కి తెలుసు మరియు సబ్స్క్రైబర్లందరూ ఏ పరిస్థితుల్లో మంచి సిగ్నల్ బలాన్ని పొందుతారో మనం అర్థం చేసుకోవాలనుకుంటున్నాము కాబట్టి కొన్ని అడ్డంకులకి ఇచ్చిన ఫీల్డ్లు ఏమిటో మనం అనుకరించగలగాలి మరియు అంచనా వేయాలనుకుంటున్నాము కాబట్టి దీనిని పరిష్కరించడానికి ఇది ప్రేరణగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలో క్లుప్తంగా మీకు ఏమి ఇవ్వబడింది ఈ మైక్రోవేవ్ సమస్య వంటి సమస్యలో మీకు ఏమి ఇవ్వబడింది అని అనుకుంటున్నారు విద్యార్థి సోర్స్ స్థానం సోర్స్ యొక్క స్థానం కాబట్టి టవర్ ఇక్కడ ఉందని మీకు చెప్పాను ఇంకా ఏమి తెలుసుకోవాలి విద్యార్థి అబ్స్టకల్ అబ్స్టకల్ కాబట్టి ఈ జ్యామితి మనకు ఇవ్వాలి ఇంకా ఏమిటి విద్యార్థి పరిశీలకుడు అబ్జర్వర్ కాబట్టి అబ్జర్వర్ ఎక్కడైనా ఉండవచ్చు కాబట్టి మనం ప్రతిచోటా ఫీల్డ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇది మనకు ఇవ్వబడింది మనకు మూలాల స్థానం ఇవ్వబడింది మనకు జ్యామితి మరియు జ్యామితి ఇవ్వబడ్డాయి మ్యాక్స్వెల్ ప్రశ్నలలో జ్యామితి ఏమిటో ఎన్కోడ్ చేయబడిందనే దానికి జ్యామితి అంటే ఏమిటో ఇప్పుడు మనకు తెలుసు విద్యార్థి పర్మిటివిటి మరియు పారగమ్యత పర్మిటివిటి మరియు పర్మియబిలిటటి కాబట్టి ప్రాథమికంగా కాబట్టి ఇది మనం ఈ ఈక్వేషన్ని పరిష్కరించడానికి వెళ్తున్నప్పుడు గుర్తుంచుకోవాలి కాబట్టి మీరు తప్పిపోయినప్పుడల్లా ఈ చిత్రానికి తిరిగి రండి మరియు ఈ చిత్రంలో ఇప్పటివరకు మనం ఏమి పరిష్కరించామో చూడండి కాబట్టి ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్లను గణితపరంగా సెటప్ చేయబోతున్నాం కాబట్టి విషయాలను చాలా సరళంగా ఉంచడానికి మనం రెండు రీజియన్ సమస్యను తీసుకోబోతున్నాం కాబట్టి ఇక్కడ ఒక అడ్డంకి ఉందని చెప్పండి మరియు అది మరొక మాధ్యమం లోపల ఉంది ఈ విషయాన్ని ఇక్కడకు పిలుద్దాం మరియు ఇక్కడ కొన్ని వనరులు ఉన్నాయని చెప్పండి కాబట్టి దీనిని ఒక సోర్స్ అని పిలుద్దాం కాబట్టి ఇది ఖచ్చితంగా మన మొబైల్ టవర్ సమస్య J లాగా ఉంటుంది మొబైల్ టవర్ యొక్క స్థానం మరియు లోపల ఈ వస్తువు కొంత ఉంది అంటే కొంత అడ్డంకి ఏదైనా కావచ్చు కాబట్టి మనం ఏమి చేస్తామంటే మనం దీనిని రీజియన్ 1 అని పిలుస్తాము మరియు ఇది రీజియన్ 2 మనం ఇక్కడ గీసిన ఈ చుక్కల రేఖ వాస్తవానికి బాహ్య బౌండరీ ఇది నిజంగా ఉనికిలో లేదు కాబట్టి మనం అంటే అది చాలా దూరం కాబట్టి మనం దానిని S∞ పిలుద్దాం తరువాత మనం మరింత అబ్స్టకల్ను మరింతగా ఎలా తీసుకురావచ్చో అధ్యయనం చేయవచ్చు కానీ ఒకసారి మనం ఒక అబ్స్టకల్ అర్థం చేసుకుంటే ప్రాథమికంగా మిగిలిన వాటిని అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది సమస్య సెటప్ మీ అభిప్రాయం ప్రకారం రీజియన్ 1 నుండి రీజియన్ 2 ను ఏది వేరు చేస్తుంది భిన్నంగా ఉంటుంది అందుకే రీజియన్ ఒకటి ఉదాహరణకు గాలిలో r 1 కావచ్చు మరియు ఈ రీజియన్ 2 వేరే కావచ్చు కాబట్టి కొంత భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గణనలో ఏదైనా సమస్యతో ప్రారంభిద్దాం మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్లతో ప్రారంభిస్తాము ఈ కోర్సు చివరిలో ఈ రెండు లేదా నాలుగు ఈక్వేషన్లతో మనం ప్రారంభించే ప్రతి సమస్య ఇలా ఉంటుందా అని మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి మనం రాసిన ఈ రెండు ఈక్వేషన్లు ∇ X E మరియు ∇ X H ప్రస్తుత పదంలో వస్తాయి ∇ X H పదం కాబట్టి ఇది ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఉండాలి ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నది ఈ ప్రత్యేక సమస్యలో ఈ ఈక్వేషన్లను ఉపయోగించండి కాబట్టి మనం ఇక్కడ నుండి తొలగించాలనుకుంటున్నాము రెండు వేరియబుల్స్లో రెండు ఈక్వేషన్లు ఉన్నాయి వేరియబుల్స్ అంటే ఏమిటి వేరియబుల్స్ విద్యార్థి E మరియు H E మరియు H అంటే మనం అన్నోన్ గుర్తించాలనుకుంటున్నాము మరియు మనకు ఎప్సిలాన్ మరియు J ఇవ్వబడినది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ల నుండి వేరియబుల్స్లో ఒకదాన్ని తొలగించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనం ఒక వేరియబుల్ యొక్క ఈక్వేషన్ని తయారు చేద్దాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసివేద్దాం కాబట్టి మీరు ఎలా చేయమని సూచిస్తారు విద్యార్థి మొదటి ఈక్వేషన్ యొక్క కర్ల్ మనం మొదటి ఈక్వేషన్ యొక్క కర్ల్ని తీసుకుంటే మనం ∇ X ∇ X E చేస్తే మరియు వెక్టార్ కాలిక్యులస్ నుండి ఒక ఐడెంటిటీ ఉంటే ఇది దేనికి సమానంగా ఉంటుంది విద్యార్థి కాబట్టి ఇవి విడిచిపెట్టబడినవి కాబట్టి దాదాపు అన్ని నిజ జీవిత సమస్యల మాదిరిగా చుట్టూ మ్యాగ్నెటిక్ పదార్థాలు లేవని మనం ఊహిస్తున్నాము కాబట్టి అందుకే మనం O తీసుకున్నాము కాబట్టి మీకు కావాలంటే ఊహల్లో చెప్పవచ్చు నాన్ మ్యాగ్నెటిక్ మీడియా ఇది చాలా ప్రాథమికమైన ఊహ కాదు మనం దానిని సడలించగలము గణితంలో అది కొంచెం క్లిష్టంగా మారుతుంది కానీ మనం నిర్వహించలేనిది ఏమీ లేదు కాబట్టి మనం ఇప్పుడు నాన్ మ్యాగ్నెటిక్ మీడియాతో వ్యవహరిస్తాము ఇప్పుడు మనం ఈ సమస్యను అత్యంత నార్మల్ 3D పద్ధతిలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తే అది కొంచెం క్లిష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఏమి చేస్తామంటే మన సమస్య రెండు డైమెన్షనల్ అని అనుకుంటాము కాబట్టి మొత్తం సమస్య xy ప్లేన్ లో ఉంది కాబట్టి దాని అర్థం ఏమిటి అది z కోఆర్డినేట్ గురించి ఏమి చెబుతుంది విద్యార్థి ∂∂z0 లేదా సరళమైన పదాలలో z డైమెన్షన్లో భౌతికశాస్త్రం జరగదు Z డైమెన్షన్లో ప్రతిదీ మార్పులేనిది కాబట్టి ఈ అడ్డంకి z దిశలో పొడవైన సిలిండర్ లాగా అనంతం పొడవుగా ఉంటుంది కాబట్టి మన ఫీల్డ్లన్నీ కేవలం x మరియు y ఫంక్షన్లు మాత్రమే కాబట్టి ఇప్పుడు మీ అండర్గ్రాడ్లో బహుశా వేవ్ గైడ్లు మరియు అలాంటి వాటిని అధ్యయనం చేసిన మీరందరూ 2D సమస్యతో వ్యవహరించేటప్పుడు మనం ఒక నార్మల్ సమస్య పరంగా మాట్లాడగలమని తెలుసు రెండు ఆర్తోగోనల్ పోలరైజేషన్ను విభజించవచ్చు మ్యాగ్నెటిక్ ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ కాబట్టి అవి మనం మాట్లాడగల రెండు పోలరైజేషన్ మరియు ఏదైనా నార్మల్ పరిష్కారం లేదా ఏదైనా నార్మల్ సమస్యకు TM మరియు TE యొక్క సూపర్పొజిషన్గా సమాధానం ఇవ్వవచ్చు కాబట్టి TM ని విడివిడిగా పరిష్కరించవచ్చు TE ని విడివిడిగా పరిష్కరించవచ్చు అది జీవితాన్ని సులభతరం చేస్తుంది కాబట్టి ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ పోలరైజేషన్ ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ కాబట్టి ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ విషయంలో మనం ఫీల్డ్లను ఎలా వర్గీకరించగలము విద్యార్థి H20 H20 అప్పుడు E2 0 కాబట్టి మనం ఇది E2 ద్వారా అని వర్ణించబడింది మరియు ఇంకా దేనిచెప్పగలం విద్యార్థి HxHy HxHy ఇవి TM పోలరైజేషన్ విషయంలో అన్నోన్ మరియు TE పోలరైజేషన్కి సమానమైన ఇతర సెట్లు ఉన్నాయి కాబట్టి అన్నోన్ ఏమిటి విద్యార్థి ExEy కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ చెప్తున్నాము మనం H20 అని E20 అని చెప్తున్నాము ఇప్పుడు ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ అని పిలవబడే మరియు ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ అని పిలవబడే ఈ ఆలోచనను మీకు హెచ్చరించాలనుకుంటున్నాము మీరు సాహిత్యంలో రెండు విభిన్న సంప్రదాయాలను కనుగొంటారు వేవ్ గైడ్లు TM అంటే ఏమిటో ఒక నిర్దిష్ట కన్వెన్షన్ ని కలిగి ఉంటాము మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్కాటరింగ్ ఉన్నవి రివర్స్ కన్వెన్షన్ కలిగి ఉంటాము కాబట్టి TM లేదా TE అని చెప్పినప్పుడు మీరు గందరగోళంగా అనిపించవచ్చు z కాంపోనెంట్లో 0 కి సెట్ చేయబడిందని చూడోచ్చు కాబట్టి ఇది నిస్సందేహంగా ఉంది ఎందుకంటే మీరు కొన్ని చోట్ల వేరే విధంగా కూడా చూడవచ్చు కాబట్టి గణితశాస్త్ర డెరివేటివ్ను సరళీకృతం చేయడం గురించి మరింత తెలుసుకోవాలంటే మనం మరొకటి ఊహించుకుందాం మనం TM పోలరైజేషన్ని పరిష్కరించుకుందాం TE కూడా చేయవచ్చు కానీ TM పోలరైజేషన్తో ప్రారంభిద్దాం కాబట్టి మనం ఎంచుకోబోతున్నాం కాబట్టి ఈ ఊహలన్నింటి వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ ఏమిటంటే మొదటి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ మనం సాధ్యమైనంతవరకు సరళంగా చేయాలనుకుంటున్నాము ఒకసారి దాన్ని పట్టుకున్నప్పుడు మీకు కావలసిన విధంగా నార్మల్ చేయవచ్చు ఇప్పుడు TM పోలరైజేషన్ని మనం ఎంచుకుంటే దీని ఫలితంగా ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ∇ E ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైవర్జెన్స్ కాబట్టి మనం ఫార్ములాను ఉపయోగిద్దాం కాబట్టి ఇది మొదటి పదం అవుతుంది విద్యార్థి x Ex Ey TM పోలరైజేషన్ మొదటి పదానికి ఏమి జరుగుతుంది విద్యార్థి 0 0 Ex లేదు రెండవ పదం విద్యార్థి 0 0 మూడవ పదం 0 ఎందుకంటే E2 వలన నాన్జీరో కానీ E2 z యొక్క ఫంక్షన్ కాదు మనం అన్ని విషయాలు కేవలం x మరియు y మాత్రమే అని చెప్పాము కాబట్టి మూడు పదాలు 0 కాబట్టి ఇది చాలా బాగుంది ఎందుకంటే ఏమి జరుగుతుందో ∇x∇x E ఇక్కడ వ్రాసిన ఒక్క పదం మాత్రమే మిగిలి ఉంది E యొక్క డైవర్జెన్స్ 0 కి వెళుతుంది కాబట్టి మనకు ∇2E ఉంది ఇప్పుడు మనం దీనిని ప్రత్యామ్నాయంగా చెప్పగలము అంటే మనం ఎడమ చేతి వైపు కర్ల్ తీసుకున్నాము అదేవిధంగా మనం కుడి వైపున కర్ల్ కూడా తీసుకుంటాము కాబట్టి మనం ఏమి పొందుతాము మనం ∇2E పొందుతాము ఇది ఎడమ చేతి వైపు నుండి మరియు కుడి వైపు కుడి వైపు jojE J అవుతుంది కాబట్టి మనం చేయగలిగేది కేవలం j టర్మ్ను ఒక వైపు ఉంచడం కాబట్టి ఇది అనుసరించే ఈక్వేషన్ కాబట్టి అన్ని సంకేతాలను తనిఖీ చేయండి కాబట్టి j x j 1 కాబట్టి ఇది j x j 1 మనం దీన్నితీసుకువస్తాము ∇ 2E కుడి వైపునమరియు మనం ఈ J పదాన్ని ఎడమ వైపు కుడివైపుకు కదిలిస్తాము కాబట్టి అందుకే ఇది మనకు లభించే ఈక్వేషన్▽2 E2OEjO J కాబట్టి దీనిని హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ అని పిలుస్తారు కొంతమంది దీనిని నాన్ సజాతీయ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ అని పిలుస్తారు ఎందుకంటే కుడి వైపు సున్నా లేదు విద్యార్థి ప్రశ్న రీజియన్ 1 ఇది నార్మల్ంగా ఎందుకంటే మనం ఏ ఊహలను చేయలేదు ఇది రీజియన్ 1 మరియు రీజియన్ 2 కీ నిజం కాదా రీజియన్ 1 లో ఏమి జరుగుతుంది వాక్యూమ్ కోసం మరియు కరెంట్ ఉంటుంది రీజియన్ 2 లో ఎప్సిలాన్ ఏమి జరుగుతుందో ఆబ్జెక్ట్ కరెంట్ 0 ఉంటుంది కాబట్టి ఈ ఈక్వేషన్ 1 మరియు 2 రీజియన్లకు వర్తిస్తుంది కాబట్టి చాలా మంచిది అలాగే ఈ సర్ఫేస్పై మనం ఒక నార్మల్ వెక్టార్ ద్వారా వర్గీకరించబోతున్నాము మనం ముందుకు వెళ్లాలి కాబట్టి ఈ స్లయిడ్లో మనకు చాలా వెక్టార్స్ ఉండేలా చూసుకోండి ఇప్పుడు మనం 2D సమస్యతో వ్యవహరిస్తున్నందున సాధ్యమైనంతవరకు సంజ్ఞామానం సరళీకృతం చేయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇది మళ్లీ మన జ్యామితి ఇది రీజియన్ 2 ఇక్కడ నార్మల్ మరియు సర్ఫేస్ S మరియు ఇది రీజియన్ 1 మరియు ఇది కరెంట్ సోర్స్ J కాబట్టి మనం ఇప్పటికే చూసిన భౌతిక లక్షణాలను వర్ణిస్తాయి మరియు ఇది x మరియు y ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు ఫీల్డ్లు మరియు కరెంట్లు కాబట్టి మనం TM పోలరైజేషన్తో పని చేస్తున్నాము దీని కోసం EzHxHy మనం చెప్పాము ఇప్పుడు ఈ మూడు పరిమాణాలలో ప్రతి ఒక్కటి అంటే Ez స్కేలర్లు ఎలక్ట్రిక్ ఫీల్డ్లోని z కాంపోనెంట్ అయితే స్కేలార్ కాబట్టి ఇది స్కేలార్ ఫంక్షన్ కాబట్టి ఇవన్నీ స్కేలార్ ఫంక్షన్లు కాబట్టి మనం ఏమి చేస్తామంటే మనం Ez రీజియన్ 1 లో 1 ఉపయోగించబోతున్నాము మరియు రీజియన్ 2 లో 2సూచించబోతున్నాము మీరు మునుపటి ఈక్వేషన్ని గుర్తుచేసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మాత్రమే ఈక్వేషన్ కాబట్టి మనం స్కేలార్ పరంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కోసం సరళమైన సంజ్ఞామానాన్ని పరిచయం చేస్తున్నాము కాబట్టి మనం వెక్టార్ రాయడం ప్రతిచోటా కొనసాగించాల్సిన అవసరం లేదు అదేవిధంగా మనం మళ్లీ ఈ ఈక్వేషన్కి తిరిగి వెళితే కరెంట్ ఇక్కడ మొదటి పరిమాణం అది స్కేలార్ లేదా వెక్టార్ విద్యార్థి వెక్టార్ ఇది ∇2 ఒక వెక్టార్పై పనిచేస్తుంది ఇది ఒక వెక్టార్ని ఉత్పత్తి చేస్తుంది TM ధ్రువణం లో ఈ వెక్టార్ ఏ దిశలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ దిశలో ఉంది విద్యార్థి Z Z దిశ కాబట్టి ఎడమ వైపు మొదటి పదం z దిశలో వెక్టార్ రెండవ పదం ఏ దిశలో వెక్టార్ Z దిశలో ఒక వెక్టార్ను గుణించే స్కేలార్ బంచ్ల Z దిశ కాబట్టి z కాబట్టి z దిశలో z కరెంట్ కూడా కాబట్టి మనం ఈ మొత్తం x ఈక్వేషన్ యొక్క z భాగాన్ని తీసుకుంటే మనం ఇక్కడ పొందుతాము కాబట్టి ఇక్కడ ఈ J పదం మనం అలాగే JzZ రాస్తాము కాబట్టి ఈ సరళీకరణలను అమలు చేయడం ద్వారా రెండు రీజియన్ల కోసం హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్లను వ్రాద్దాం కాబట్టి రీజియన్ 1 మొదటి పదం ∇2 1 మరియు మీకు2O ఉన్నప్పుడు కాబట్టి మీరందరికి తెలుసు మనం దీనిని O వదిలించుకోవచ్చు మరియు లైట్ వేగం పరంగా వ్రాయవచ్చు మరియు లైట్ వేగం ఒక వేవ్ నంబర్గా k 2 మార్చవచ్చు కాబట్టి మీరు ఆ సరళీకరణ అంతా చేసిన తర్వాత మనం దాన్ని సరికొత్త స్థిరాంకం గా k12 మార్చగలము ఎందుకంటే రీజియన్ 1 లోని వేవ్ నంబర్ ∇2 1k121jO Jz ప్రతిదీ తిరిగి వ్రాసాము రీజియన్ 2 అదే విధంగా ఫాలో అవుతుంది కాబట్టి ఇతర పదాలలో ఈ పదం ఇక్కడ 2O k2 k అనేది స్పేస్ ఫంక్షన్ కావచ్చు లేదా కాకపోవచ్చు కానీ ఎప్సిలాన్ స్పేస్ ఫంక్షన్ అయితే k అనేది స్పేస్ ఫంక్షన్ అవుతుంది మనం అన్ని అదనపు వేరియబుల్స్ తగ్గించి వాటిని ఒక వేరియబుల్గా సంగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము కనుక ఇది సులభంగా చూడవచ్చు కాబట్టి మనకు లభించిన రెండు ఈక్వేషన్లు ఇవి ఇప్పుడు మనం ఈ రెండు ప్రశ్నలను పరిష్కరించాలనుకుంటున్నాము కాబట్టి ఈ ఈక్వేషన్లను చూడటం అంటే మునుపటి క్లాస్లో మనం చూపే ఇంటిగ్రల్ ఈక్వేషన్ కంటే ఇది చాలా క్లిష్టంగా కనిపిస్తుంది కాబట్టి మనం దానిని ఎలా పరిష్కరిస్తాము